ఈ మాడ్యూల్ కు స్వాగతం ఇక్కడ బ్యాండ్ పాస్ ఫిల్టర్ల పరంగా ఆపరేషనల్ యాంప్లిఫైయర్ యొక్క అనువర్తనాన్ని అర్థం చేసుకోవాలనుకుంటున్నాము కాబట్టి ఇప్పటి వరకు మనం చూసినవి మీరు అధిక ఫ్రీక్వెన్సీని అనిమతించాలి అని అనుకుంటే హైపాస్ ఫిల్టర్ ని రూపకల్పన చేశారు మరియు తక్కువ ఫ్రీక్వెన్సీని అనిమతించాలి అని అనుకుంటే ఒక లోపాస్ ఫిల్టర్ కి రూపకల్పన చేశారు మీరు చేయాలి అనుకున్నది ఏమిటి మీ ఫ్రీక్వెన్సీ పరిధిలో ఒక నిర్దిష్ట బ్యాండ్ ఫ్రీక్వెన్సీ ని అనుమతించటం తక్కువ కాదు ఎక్కువ కాదు కానీ మనం అనుమతించవలసిన పౌనఃపున్యాలు ఆ సమితిలో ఎక్కడ ఉన్నాయో చూడండి నేను ఫ్రీక్వెన్సీ గురించి పదేపదే మాట్లాడుతున్నాను అందుకే ఈ ప్రత్యేకమైన ఫిల్టర్ సెషన్ ప్రారంభంలో కమ్యూనికేషన్ సిస్టమ్స్లో ఫిల్టర్లు చాలా ముఖ్యమైనవి లేదా ఎక్కువగా ఉపయోగించబడుతున్న సర్క్యూట్లు అని మీకు చెప్పాను సరియైనదా అందుకే మనం ఫ్రీక్వెన్సీ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి నేను ఒక నిర్దిష్ట బ్యాండ్ ఫ్రీక్వెన్సీని పాస్ చేయాలనుకుంటే అప్పుడు నేను బ్యాండ్ పాస్ ఫిల్టర్ డిజైన్ చేయాలి కాబట్టి ఈ బ్యాండ్ పాస్ ఫిల్టర్ను ఎలా డిజైన్ చేయాలి మరియు ఆపరేషన్ యాంప్లిఫయర్ సహాయముతో మనము ఎలా రూపొందించవచ్చు ఆ ఆలోచనచేసుకోవటమే ఈ ప్రత్యేకమైన మాడ్యుల్ యొక్క సారాంశం మనము ఈ మాడ్యుల్ లో చర్చించ బోయే అంశము బ్యాండ్ పాస్ పాస్ ఫిల్టర్ను ఎలా రూపొందించాలి అని కాబట్టి మేము ఉన్న పరికరాలతో బ్యాండ్ పాస్ ఫిల్టర్ను రూపొందించే ముందు ఇక్కడ ఇది మన DC విద్యుత్ సరఫరా ఆసిల్లోస్కోప్ ఫంక్షన్ జనరేటర్ బ్రెడ్బోర్డ్ మల్టీమీటర్ మరియు ఆపరేషనల్ యాంప్లిఫైయర్ మొదట బ్యాండ్ పాస్ ఫిల్టర్ ఏమిటో చూద్దాం సరియైనదా మేము దీనిని థియరీ క్లాస్లో చూశాము కాబట్టి మీరు మరచిపోరు సరియైనది బ్యాండ్ పాస్ ఫిల్టర్ యొక్క ప్రధాన లక్షణాలను చూడండి లేదా ఏమైనా ఫిల్టర్ల లేదా ఆ విషయం కోసం ఏదైనా ఫిల్టర్ పాస్ చేయగల సామర్థ్యం ఒక నిర్దిష్ట బ్యాండ్పై సాపేక్షంగా అన్ అటెన్యూటెడ్ పౌనః పున్యాలను లేదా పౌనఃపున్యాల వ్యాప్తి నే పాస్ బ్యాండ్ అని పిలుస్తారు దాని అర్థం ఏమిటి పాస్ బ్యాండ్ ఫిల్టర్ లేదా ఏదైనా ఫిల్ ఫిల్టర్ కోసం పాస్ చేయగల పౌనఃపున్యాలను సాపేక్షంగా అన్ అటెన్యూటెడ్ చేయగలగటమే దాని ప్రాథమిక సామర్థ్యం ఇది తక్కువ ఫ్రీక్వెన్సీ బ్యాండ్ కోసం లోపాస్ ఫిల్టర్ అధిక ఫ్రీక్వెన్సీ బ్యాండ్ కోసం హై పాస్ ఫిల్టర్ కావచ్చు మనం పాస్ చేయదలిచిన ఫ్రీక్వెన్సీని ఏ అటెన్యుయేషన్ లేకుండా పాస్ చేయాలి కాబట్టి దానిని పాస్ బ్యాండ్ అంటారు ఇతర బ్యాండ్ల ఫ్రీక్వెన్సీ యొక్క అటెన్యుయేషన్ ను స్టాప్ బ్యాండ్ అంటారు పాస్ బ్యాండ్ అంటే ఏమిటో మనకు తెలుసు స్టాప్ బ్యాండ్ అంటే ఏమిటో కూడా తెలుసు బ్యాండ్ పాస్ ఫిల్టర్ను సులభంగా తయారు చేయవచ్చు ఒక హై పాస్ ఫిల్టర్తో ఒక లోపాస్ ఫిల్టర్ను క్యాస్కేడ్ చేయడం ద్వారా బ్యాండ్ పాస్ ఫిల్టర్ను తయారు చేయవచ్చు ఇక్కడ మీరు బ్లాక్ డయాగ్రం ని చూడవచ్చు మీరు ఇన్ పుట్ సిగ్నల్ను వర్తింపజేస్తారు మీకు హైపాస్ ఫిల్టర్ ఉంది యాంప్లిఫికేషన్ ఉంది లోపాస్ ఫిల్టర్ ఉంది అవుట్ పుట్ ఉంది మరియు ఈ ప్రత్యేకమైన బ్లాక్ ను ఉపయోగించవచ్చు మీరు ఇలా కనెక్ట్ చేసినప్పుడు మీరు యాక్టివ్ బ్యాండ్ పాస్ ఫిల్టర్ పొందవచ్చు యాక్టివ్ బ్యాండ్ పాస్ ఫిల్టర్ ఎందుకు ఎందుకంటే విస్తరణ ఉంది అలాగే మీరు బ్యాండ్ పాస్ ఫిల్టర్ను డిజైన్ చేయాలనుకున్నప్పుడు మనము హైపాస్ ఫిల్టర్ను లోపాస్ ఫిల్టర్తో ఏకీకృతం చేయవచ్చు లేదా క్యాస్కేడ్ చేయవచ్చు సరియేనా కాబట్టి హై పాస్ ఫిల్టర్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ లో పాస్ ఫిల్టర్ యొక్క కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ లేదా కార్నర్ ఫ్రీక్వెన్సీ యొక్క కంటే ఎక్కువగా ఉంటుంది మరియు 3 డిబి పాయింట్ వద్ద ఫ్రీక్వెన్సీల మధ్య వ్యత్యాసం పాస్ ఫిల్టర్ యొక్క బ్యాండ్ విడ్త్ ని నిర్ణయిస్తుంది నేను సమానమైన దానిని కలిగి ఉంటాను సరియేనా కాబట్టి ఈ పౌనఃపున్యం పున్యం fc ఏమిటి ఇది fc అవుతుంది ఇది ఇంకొక fc అవుతుంది సరియైనది కాబట్టి మేము ఈ రెండు పాయింట్ల గురించి మాట్లాడుతున్నాము ఇది మరియు ఈ పాయింట్లు మేము పాయింట్ సంఖ్య 3 గురించి మాట్లాడేటప్పుడు లోపాస్ ఫిల్టర్ యొక్క కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ హై పాస్ ఫిల్టర్ యొక్క ఫ్రీక్వెన్సీ కంటే ఎక్కువగా ఉందని వ్రాయబడింది మరియు పౌనఃపున్యాల మధ్య వ్యత్యాసం ఇది fL అనుకుంటే మరియు ఇది fH fH మరియు fL ల మధ్య వ్యత్యాసం ఇది నేను పాస్ చేయాలనుకుంటున్న ఫ్రీక్వెన్సీల బ్యాండ్ సరేనా కాబట్టి 3dB పౌనఃపున్యాల మధ్య తేడానే బ్యాండ్ విడ్త్ ని నిర్ణయిస్తుంది అనగా నేను ఒక హై ఫిల్టర్ ని రూపకల్పన చేసి బ్యాండ్ విడ్త్ తెలుసుకోవాలంటే ఏమిచేయాలి అదే విధముగా ఇక్కడ చేయాలి నాకు fH fL బ్యాండ్ విడ్త్ ఇస్తుంది అని నాకు తెలుసు అవునా కాబట్టి ఏమి వ్రాయబడింది ఈ తేడా బ్యాండ్ పాస్ ఫిల్టర్ యొక్క బ్యాండ్ విడ్త్ వెలుపల ఏదైనా సంకేతాలను ఆకర్షింటాన్ని నిర్ణయిస్తుంది ఈ పాయింట్ల వెలుపల ఏదైనా సిగ్నల్ అంటే ఈ బిందువుకు మించినది మరియు ఈ పాయింట్ ఇక్కడ సిగ్నల్ అనుమతించబడదు ఈ ప్రత్యేకమైన ఈ పాయింట్ మరియు ఈ పాయింట్ల మధ్య సిగ్నల్ అనుమతించబడుతుంది ఇది మనం పాస్ చేయగల ఫ్రీక్వెన్సీ బ్యాండ్ సరియేనా కాబట్టి ఇదే జరిగితే మరియు నేను పాసివ్ బ్యాండ్ పాస్ ఫిల్టర్ను డిజైన్ చేయాలనుకుంటే నేను ఏమి చేయగలను నేను పాసివ్ బ్యాండ్ పాస్ ఫిల్టర్ను డిజైన్ చేయాలనుకుంటే నాకు హైపాస్ ఫిల్టర్ దశ ఉంది నాకు లోపాస్ ఫిల్టర్ దశ ఉంది మరియు నేను లోపాస్ ఫిల్టర్ తో హై పాస్ ఫిల్టర్ ను ఏకీకృతం చేస్తే నాకు పాసివ్ బ్యాండ్ పాస్ ఫిల్టర్ లభిస్తుంది సరియైనది ఆశ్చర్యకరంగా సులభం కాదా ఎందుకంటే ఇది చాలా సులభం ఎందుకంటే మనం హైపాస్ ఫిల్టర్ను లోపాస్ ఫిల్టర్తో అనుసంధానించడం ద్వారా బ్యాండ్ పాస్ ఫిల్టర్ను పొందవచ్చు ఇప్పుడు హై పాస్ ఫిల్టర్లో ఇన్పుట్ వద్ద కెపాసిటర్ ఉందని ఆపై కెపాసిటర్ ఒక రెసిస్టర్తో సిరీస్లో ఉందని మనమందరం గుర్తుంచుకోవాలి లోపాస్ ఫిల్టర్లో రెసిస్టర్ కెపాసిటర్తో సిరీస్లో అవునా హైపాస్ ఫిల్టర్ లో ఈ రెసిస్టర్ అంతటా అవుట్ పుట్ వోల్టేజ్ కొలుస్తారు మరియు లోపాస్ ఫిల్టర్ లో అవుట్ పుట్ వోల్టేజ్ కెపాసిటర్ అంతటా కొలుస్తారు కుడి కాబట్టి నేను రెండింటినీ ఏకీకృతం చేస్తే అది బ్యాండ్ పాస్ ఫిల్టర్ అవుతుంది కాబట్టి మీరు ఈ క్యాస్కేడింగ్ ను చూస్తారు కాబట్టి హై పాస్ ఫిల్టర్ అంటే ఏమిటి హై పాస్ ఫిల్టర్ నేను హైపాస్ యొక్క ప్లాట్లు గీస్తే అంటే నాకు ఇక్కడ నుండి ఇక్కడికి పాస్ ఉంటుంది నాకు లోపాస్ ఫిల్టర్ అంటే నాకు ఇక్కడ నుండి ఇక్కడికి పాస్ ఉంటుంది సరియైనదా కాబట్టి నేను ఇందులో చేరితే నాకు ఏమి ఉంటుంది నేనుచేరితే రెండు ప్లాట్లలో నా ప్లాట్ C లాగా కనిపించే ప్లాట్లు నాకు ఉంటాయి కాబట్టి ఇది ఇక్కడ చూపబడింది మీరు చూస్తారు హైపాస్ A లోపాస్ B మనము దానిని ఏకీకృతం చేస్తాము ఇది C బ్యాండ్ పాస్ అవుతుంది ఇదే మనము ఇక్కడ చేస్తున్నాము సరియైనది కాబట్టి ఇక్కడ పాయింట్ ఏంమిటి అంటే పాసివ్ బ్యాండ్ పాస్ ఫిల్టర్ రూపకల్పన చేయటం దీని కోసం మనము లోపాస్ మరియు హైపాస్ ఫిల్టర్లను క్యాస్కేడ్ చేసి తక్కువ Q ఫ్యాక్టర్ కలిగిన వైడ్ బ్యాండ్ విడ్త్ తో బ్యాండ్ పాస్ ఫిల్టర్లను సర్క్యూట్ లను ఉత్పత్తి చేయవచ్చు కాబట్టి ఈ విధమైన లోపాస్ మరియు హైపాస్ ఫిల్టర్ సర్క్యూట్ను క్యాస్కేడింగ్ చేయటం ద్వారా తక్కువ Q ఫ్యాక్టర్ కలిగి విస్తృత బ్యాండ్ పాస్ ఉన్న బ్యాండ్ పాస్ ఫిల్టర్లు తయారవుతాయి కాబట్టి మీరు ఈ రకమైన డిజైన్ కూడా చేయవచ్చు ఇది మన సాధారణ పాసివ్ బ్యాండ్ పాస్ ఫిల్టర్ ఇప్పుడు సరళమైన నిష్క్రియాత్మక బ్యాండ్ పాస్ ఫిల్టర్ ఉంటే దానిని అనుకరణ చేద్దాం నాకు x అక్షం మీద ఫ్రీక్వెన్సీ ఉంది మరియు y అక్షం మీద గెయిన్ ఉంది అవునా గెయిన్ పౌనఃపున్యం నేను దీన్ని రూపకల్పన చేసినప్పుడు నేను అవుట్ పుట్ వద్ద వోల్టేజ్ చూస్తాను దీనికి సమానమైన ప్లాట్లు ఇది గెయిన్ vs ఫ్రీక్వెన్సీ మరియు నేను ఈ వెలుపల చెయ్యలేను నేను పాస్ అనుమతిస్తుంది ఇక్కడ ఒక బ్యాండ్ ఉంటుంది ఒక 3dB ఉంది ఉండాలి ఇది బ్యాండ్ కాబట్టి చుట్టూ ఉన్న కొన్ని బ్యాండ్ను మనం కలిగి ఉండవచ్చు అదే ఈ విలువ ఇది మీరు అనుకరణతో మళ్ళీ చేయవచ్చు మరియు ఇది అర్ధమేనా కాదా అని మీరు కనుగొనవచ్చు విషయం ఏమిటంటే మీరు మీ పాసివ్ కంపోనేంట్ లతో బ్యాండ్ పాస్ ఫిల్టర్ను రూపొందించవచ్చు బ్యాండ్ పాస్ ఫిల్టర్ యొక్క ఉదాహరణ తీసుకుందాం కాబట్టి 10 కిలో ఓమ్ రెసిస్టర్ విలువతో 1 కిలోహెర్ట్జ్ తక్కువ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీతో ఫిల్టర్ను మరియు 510 పికో ఫారడ్ కెపాసిటర్తో 30 కిలో హెర్ట్జ్ అధిక కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీతో మీరు పాసివ్ బ్యాండ్ పాస్ ఫిల్టర్ డిజైన్ చేయాలి ఇది మీకు ఇచ్చిన ప్రశ్న మరియు ఈ నిర్దిష్ట విలువతో పాసివ్ బ్యాండ్ పాస్ ఫిల్టర్ను ఎలా రూపొందించాలో పరిష్కరించుకుందాం కాబట్టి R1 కిలోహెర్ట్జ్ గా ఇవ్వబడింది కాబట్టి తక్కువ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ fL 1 కిలో హెర్ట్జ్ 10 కిలో ఓమ్ యొక్క రెసిస్టర్ విలువతో కాబట్టి R1 10 కిలో ఓమ్ అవుతుంది అధిక కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ fH 30 కిలో హెర్ట్జ్ కెపాసిటర్ C 510 పికో ఫారడ్ సరియైనదా ఇప్పుడు సూత్రం ఏమిటి F 1 2πRC అంటే నేను విలువలు ఉంచినట్లయితే నాకు కెపాసిటర్ఉంటుంది C112πfcR నేను ఇంకొక సూత్రము అనగా 1 2πRC ని ఉపయోగిస్తే నేను R2 విలువ కనుక్కోవాలని ప్రయత్నిస్తే అప్పడు అది 10 కిలో ఓమ్ అవునా కాబట్టి ఇక్కడ మనము R1 మరియు R2 విలువలు కనుక్కుంటాము హైపాస్ దశ కి అవసరమైన కట్ ఆఫ్ఫ్రీక్వెన్సీ 1 కిలో హెర్ట్జ్ మరియు R1 మరియు C1 విలువలు 10 కిలో ఓమ్ మరియు 10 నానో ఫారడ్ కానీ లోపాస్ దశ కి అవసరమైన కట్ ఆఫ్ఫ్రీక్వెన్సీ 30 కిలో హెర్ట్జ్ మరియు R2 మరియు C2 విలువలు 30 కిలో ఓమ్ మరియు 510 పికో ఫారడ్ కాబట్టి ఈ విలువలను మనం లెక్కించవచ్చు దీని నుండి మనము పాసివ్ బ్యాండ్ పాస్ ఫిల్టర్ను రూపొందించవచ్చు ఇప్పుడు నేను చెప్పే దానిపై ఎల్లప్పుడూ ఆధారపడవద్దు సరియైనది చేయడానికి ఎల్లప్పుడూ ప్రయత్నించండి మీ అధ్యాపకులు మీకు పరిష్కారం ఇచ్చినప్పుడల్లా అది సరైనదే కాదు ఇక్కడ ఇది ఉంది కానీ నేను చెబుతున్నాను సరియైనది మీరు మీరే లెక్కించాలి ఉన్న విలువలు సరైనవి కాదా అని లెక్కించాలి కాకపోతే మీరు దాన్ని సరిదిద్దుతారు ఎందుకంటే ఇది కేవలం ఫార్ములాను పెడుతుంది f విలువ 1 2πRC కి సమానం మరియు R విలువ 12πfC కి సమానం సూత్రాన్నిమరియు విలువలను కనుగొనండి ఇచ్చిన విలువలపై ఆధారపడవద్దు కాబట్టి ఇప్పుడు మీకు RC పాసివ్ బ్యాండ్ పాస్ ఫిల్టర్ను ఎలా డిజైన్ చేయాలో తెలుసు నా దగ్గర సాధారణ యాక్టివ్ బ్యాండ్ పాస్ ఫిల్టర్ ఉంటే నాకు ఏమి కావాలి నాకు ఒక హైపాస్ ఫిల్టర్ ఒక లోపాస్ మరియు ఒక యాక్టివ్ అంటే ఆప్ ఆంప్ కావాలి ఇక్కడ నేను నాన్ ఇన్వర్టింగ్ యాంప్లిఫైయర్ ని ఉపయోగిస్తున్నాను మళ్ళీ కాబట్టి మీరు చూస్తారు మనకు మొదటి దశలో హైపాస్ ఫిల్టర్ ఉంది రెండవ దశలో లోపాస్ ఫిల్టర్ ఉంది ఆపై నాన్ ఇన్వర్టింగ్ యాంప్లిఫైయర్ ఇక్కడ ఉంది మనము యాంప్లిఫైయర్ యొక్క నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్ కి ఈ ఇన్ పుట్ సిగ్నల్ ని వర్తింపజేస్తాము అంటే హై పాస్ను లోపాస్ ఫిల్టర్ తో క్యాస్కేడ్ చేయడం ద్వారా మరియు హై పాస్ను యాంప్లిఫికేషన్తో అనుసంధానించడం ద్వారా దానిని లోపాస్ ఫిల్టర్ తో కనెక్ట్ చేయడం ద్వారా మనకు యాక్టివ్ బ్యాండ్ పాస్ ఫిల్టర్ను వస్తుంది నేను ఏమి చెప్తున్నాను మనకు హై పాస్ ఫిల్టర్ లోపాస్ ఫిల్టర్ ఉన్నాయి మరియు మనకు యాంప్లిఫైయర్ ఉంది మనము దానిని ఏకీకృతం చేసినప్పుడు మనకు యాక్టివ్ బ్యాండ్ పాస్ ఫిల్టర్ వస్తుంది లోపాస్ మరియు హైపాస్ ఫిల్టర్తో కలిపిన ఈ క్యాస్కేడింగ్ తక్కువ Q ఫ్యాక్టర్ కలిగి ఉంటుంది కారకం రకం ఫిల్టర్ సర్క్యూట్ను ఇది విస్తృత పాస్ బ్యాండ్ను కలిగి ఉంటుంది ఈ విధంగా క్రియాశీల బ్యాండ్ పాస్ ఫిల్టర్ను మనము సృష్టించగలము ఇప్పుడు అనునాద పౌనఃపున్యాన్ని చూద్దాం అనునాద పౌనఃపున్యం అంటే ఏమిటి మీరు ఈ విధమైన ప్లాట్ ని గమనిస్తే అక్కడ fL ఇక్కడ fH ఉన్నాయి అవునా fH కంటే ఎక్కువ మరియు fL కంటే తక్కువ పౌనఃపున్యాలు ఫిల్టర్ ని దాటి పోవు వాటి మధ్య ఉన్నవి మాత్రమే వెళ్ళగలవు అందుకే దీనిని పాస్ బ్యాండ్ అని అంటారు ఇది స్టాప్ బ్యాండ్ ని అనుమతించదు ఇది సెంటర్ ఫ్రీక్వెన్సీ fc ఈ దశని తీసుకుంటే ఇక్కడ ఫేజ్ షిఫ్ట్ ఉన్నది ఇక్కడ చూపబడింది ఇప్పుడు సెంటర్ ఫ్రీక్వెన్సీ లేదా అనునాద పౌనఃపున్యం దగ్గర గెయిన్ గరిష్టంగా ఉంటుంది అది తక్కువ మరియు ఎక్కువ కట్ ఆఫ్ఫ్రీక్వెన్సీ ల గుణ శ్రేణీ మాధ్యమానికి సమానముగా ఉంటుంది అనగా fR విలువ fL మరియు fH ల లబ్దము యొక్క వర్గాములానికి సమానముగా ఉంటుంది fH 3dB కంటే పైన ఉన్న కట్ ఆఫ్ఫ్రీక్వెన్సీ మరియు fL 3dB కంటే క్రింద ఉన్న కట్ ఆఫ్ఫ్రీక్వెన్సీ కాబట్టి ఇప్పుడు మనకు అనునాద పౌనఃపున్య సూత్రము తెలిసింది కాబట్టి నేను ఒక ఉదాహరణ తీసుకుంటే కట్ ఆఫ్ పౌనపున్యాలు లెక్కిస్తే fL 1 కిలోహెర్ట్జ్ కు fH 30 కిలో హెర్ట్జ్ కు సమానం సెంటర్ ఫ్రీక్వెన్సీ లేదా అనునాద పౌనఃపున్యం fR ని లెక్కించాలి మనకు ఇప్పటి కే fR యొక్క సూత్రము తెలుసు ఇది fLfH ల వర్గమూలం నేను fL మరియు విలువ 1 కిలో హెర్ట్జ్ మరియు fH విలువ 30 కిలో హెర్ట్జ్ లను ప్రతిక్షేపిస్తే అనునాద పౌనఃపున్యం లేదా సెంట్రల్ ఫ్రీక్వెన్సీని 5 477 కిలో హెర్ట్జ్ వస్తుంది ఇప్పుడు ఇది మళ్ళీ పునఃశ్చరణ మీరు PSpice ని ఉపయోగించవచ్చు ఇక్కడ చూపిన ఒక నాన్ రన్నింగ్ యాక్టివ్ బ్యాండ్ పాస్ ఫిల్టర్ ఉంది మీరు బయాస్ వోల్టేజ్ చూడవచ్చు మీరు లోపాస్ ఫిల్టర్ వైపు చూస్తున్నారు మీరు హైపాస్ ఫిల్టర్ వైపు చూస్తున్నారు మీరు నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్ వైపు చూస్తున్నారు ఇక్కడ యాంప్లిఫైయర్ సరేనా ఆపై మేము దీనిని ఉపయోగించినప్పుడు మీకు ఇలాంటి వక్రత లేదా సిగ్నల్ లభిస్తుంది మీరు fH అంటే ఏమి కనుగొనాలి మరియు fL సరియైనదా ఈ పౌనఃపున్యం ఏమిటి మరియు ఈ ఫ్రీక్వెన్సీ ఏమిటి సరియైనదా ఇది 3 dB వద్ద ఉంటుందా సరే కాబట్టి మీరు దీన్ని చూసినప్పుడు మీరు దాన్ని పరిష్కరిస్తారు మరియు fL అని మీరు కనుగొంటారు లేదా f1 500 హెర్ట్జ్ fH లేదా f2 1 5 కిలో హెర్ట్జ్ కాబట్టి మీరు ఈ రకమైన సమస్యను PSpice ఉపయోగించి పరిష్కరించవచ్చు కాబట్టి PSpice యొక్క ప్రయోజనం ఏమిటంటే మనకు మనం చూస్తున్న పరికరాలు నిజంగా అవసరం లేదు స్క్రీన్కు తిరిగి రండి ఇది యాక్టివ్ బ్యాండ్ పాస్ ఫిల్టర్ ఇన్వర్టింగ్ కాన్ఫిగరేషన్ ఇక్కడ సూత్రం మళ్ళీ అదే fC112πRC1 మీ వోల్టేజ్ గెయిన్ R2 R1 కాబట్టి ఎందుకంటే ఇది ఇన్వర్టింగ్ ఆప్ యాంప్ కాబట్టి అంతకు ముందు ఇది నాన్ ఇన్వర్టింగ్ బ్యాండ్ పాస్ ఫిల్టర్ ఇది బ్యాండ్ పాస్ ఫిల్టర్ను ఇన్వర్ట్ చేస్తుంది కాబట్టి మీరు ఫిల్టరింగ్ తో పాటు సిగ్నల్ను విస్తరించాలనుకుంటే మీరు ఇన్వర్టింగ్ లేదా నాన్ ఇన్వర్టింగ్ ఆపరేషనల్ యాంప్లిఫైయర్ను ఉపయోగించవచ్చు ఇది మరో ఉదాహరణ దీనికి ముందు మనం వాస్తవ ప్రయోగానికి లెక్కిద్దాము ఫిగర్ 14 లో ఉన్నట్లుగా యాక్టివ్ బ్యాండ్ పాస్ ఫిల్టర్ యొక్క అధిక మరియు తక్కువ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీలను కనుక్కుందాము మనకు ఈ సర్క్యూట్ ఇవ్వబడింది అనుకుందాం మరియు fL మరియు fH విలువలు కనుగొనమని అడుగుతారు అప్పుడు సర్క్యూట్లో ఇచ్చిన విలువల ఆధారంగా ఈ పౌనఃపున్యాలను ఎలా కనుగొనవచ్చు కాబట్టి R1 C2 R2 C3 ఇవ్వబడ్డాయి ఇప్పుడు fL లేదా fC1 1 2πR1C2 fH లేదా fC2 1 2πR2C3 కాబట్టి ఇక్కడ నుండి సి2 0 1 మైక్రో ఫారడ్ R1 10 కిలో ఓమ్ మరియు నాకు విలువ 159 19 హెర్ట్జ్ లభిస్తుంది R2 1 కిలో ఓమ్ C3 0 1 మైక్రో ఫారడ్ అప్పుడు నాకు 1 591 కిలో హెర్ట్జ్ విలువ లభిస్తుంది గెయిన్ R2R1 R2R1 నే ఎందుకు ఎందుకంటే ఇది ఇన్వర్టింగ్ యామ్ప్లిఫయర్ కాబట్టి గైన్ R2R1 ఋణాత్మకమవుతుంది లేదా ఇది 1 10 గెయిన్ 0 1 కానీ 0 1 అని వ్రాయకూడదు కాబట్టి మనము అర్ధము చేసుకున్నది ఏమిటి అంటే మనకు 1 2πRC నే సూత్రము తెలుసు దీని ద్వారా మనము చాలా సమస్యలు పరిష్కరించవచ్చు మీకు ఒక సర్క్యూట్ ఇచ్చినప్పుడు మిమ్మల్ని ఎక్కువ మరియు తక్కువ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ లను కనుక్కోమని చెప్పవచ్చు అప్పుడు ఈ ఫిగర్ నుండి మీరు యామ్ప్లిఫయర్ గెయిన్ తక్కువ కట్ ఆఫ్ ఎక్కువ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ లను కనుక్కోవచ్చు కాబట్టి ఇప్పుడు ఈ బ్యాండ్ పాస్ ఫిల్టర్ అంటే ఏమిటో సరిగ్గా అర్థం చేసుకోవడానికి నేను మీకు సహాయం చేస్తున్నాను మరియు హై పాస్ ఫిల్టర్ మరియు లోపాస్ ని సమగ్రపరచడం ద్వారా మీరు పాసివ్ బ్యాండ్ పాస్ ఫిల్టర్ను పాసివ్ మార్గంలో ఎలా రూపొందించవచ్చో మనము చూశాము మీరు లోపాస్ ఫిల్టర్ హైపాస్ ఫిల్టర్ ల మధ్య ఆప్ ఆంప్ ఉపయోగిస్తే అది మీ యాక్టివ్ హై పాస్ ఫిల్టర్ అవుతుంది మరియు ఆప్ ఆంప్కు బదులుగా మీరు నాన్ ఇన్వర్టింగ్ ఆపరేషనల్ యాంప్లిఫైయర్ లేదా మీరు ఇన్వర్టింగ్ ఆపరేషనల్ యాంప్లిఫైయర్ను అయినా ఉపయోగించవచ్చు కాబట్టి ఈ నాన్ ఇన్వర్టింగ్ మరియు ఇన్వర్టింగ్ ఆపరేషనల్ యాంప్లిఫైయర్ను ఉపయోగించడం ద్వారా గెయిన్ కోసం మీ సూత్రం కొద్దిగా భిన్నంగా ఉంటుంది ఇన్వర్టింగ్ యాంప్లిఫైయర్ లో ఇది R2 R1 లేదా RfRin అదే నాన్ ఇన్వర్టింగ్ యాంప్లిఫైయర్ ఐతే దాని విలువ 1Rf Rin ఫ్రీక్వెన్సీ సూత్రము మాత్రము f 12πRC లోపాస్ హైపాస్ ఫిల్టర్ల విషయములో మొదటగా R విలువని గణించాలి తరువాత ఫీడ్ బ్యాక్ రెసిస్టర్లు మరియు కెపాసిటర్ల విలువలు గణించాలి ఒక సారి వాటి విలువలు మీకు తెలిస్తే fH మరియు fL fH fL విలువలు మరియు బ్యాండ్ పాస్ ఫిల్టర్ యొక్క బ్యాండ్ విడ్త్ కూడా కనుక్కోవచ్చు ఇప్పుడు ఇది మనకు తెలిసిన తర్వాత తదుపరి మాడ్యూల్లో ఒక ప్రయోగంతో కొనసాగుతాము ఎందుకంటే మనం ఇంతకుముందు నేర్చుకున్న వాటిని ఇప్పుడు మనము అర్థం చేసుకున్నాము ప్రతిరోజూ మీరు కొంత సమయం గడుపుతుంటే లేదా ఒక వారంలో మీరు అర్థం చేసుకోవడానికి కొంత సమయం కేటాయించినట్లయితే కొత్తగా అప్లోడ్ చేసిన వీడియోలు ఏమిటో మరియు పాత వీడియోలను చూసి మీరు ఏమి సిద్ధాంతాలు నేర్చుకున్నారో అర్థం చేసుకుంటారు మీరు దీన్ని అర్థం చేసుకుంటే తర్వాత అదే సిద్ధాంతాన్ని మీకు మళ్ళీ అర్థం చేసుకోవడానికి నేను అరగంట లేదా ఒక గంట మాట్లాడవలసిన అవసరం లేదు కానీ అదే సమయంలోనేను మీకు ప్రతిదీ తెలుసని మీరు ఊహిస్తూ ఉండాలని కోరుకోను మమ్మల్ని నేరుగా ప్రయోగాలు చేయనివ్వకండి బ్యాండ్ పాస్ ఫిల్టర్ గురించి వివరాలను నేను పునరావృతం చేయడానికి కారణం అదే పాసివ్ బ్యాండ్ పాస్ ఫిల్టర్ ఎలా ఉంది యాక్టివ్ మరియు పాస్ ఫిల్టర్ ఎలా ఉంది మీరు ఎలా రూపొందించవచ్చు లేదా క్రియాశీల మరియు పాసివ్ బ్యాండ్ పాస్ ఫిల్టర్లను మీకు ఎలా తయారు చేయవచ్చు అని నేను చెప్పాను ఇప్పుడు తదుపరి మాడ్యూల్లో మనము దీన్ని బ్రెడ్బోర్డ్లో ఎలా అమలు చేస్తామో అనే దాని గురించి మీకు చెప్తాను సరియైనదా కాబట్టి ఇప్పుడు ఇది మీకు తెలుసు మీరు దానిని ఎలా అమలు చేయవచ్చో తదుపరి మాడ్యూల్లో చూద్దాం మరియు ఇన్ పుట్ సిగ్నల్ మరియు అవుట్ పుట్ సిగ్నల్ వద్ద విలువలను పొందండి దాన్ని కొలవండి మరియు మనం ఏ విధమైన అవుట్ పుట్ తరంగ రూపాన్ని చూద్దాం మరియు దానిపై వ్యాఖ్యానించనివ్వండి కాబట్టి తరువాతి మాడ్యూల్లో కలుద్దాము అప్పటి వరకు మీరు జాగ్రత్త వహించండి ఇక శెలవు